మనం ఇప్పుడు IoT నెట్వర్కింగ్పై మునుపటి ఉపన్యాసం మరియు దానిని నియంత్రించే వివిధ సమస్యల నుండి మన చర్చలను కొనసాగిస్తున్నాము IoT నెట్వర్క్ల యొక్క అవసరాలు కవరేజ్ అధిక నిర్గమాంశ ఈ సెన్సార్ నోడ్ల విస్తరణ పరంగా తగిన కవరేజ్ కవరేజ్ ఉందని మనం నిర్ధారించుకోవాలి ఆపై IoT పరికరాలను అమర్చి ఉన్న భూభాగం అంతటా సెన్సింగ్ కమ్యూనికేషన్ పరంగా తగినంత కవరేజ్ ఉందని నిర్ధారించుకోండి రెండవ విషయం నెట్వర్క్ మద్దతిచ్చే నిర్గమాంశ నిర్గమాంశ తప్పనిసరిగా డేటా రేట్ల గురించి మాట్లాడుతుంది అధిక డేటా రేట్లు నెట్వర్క్ ద్వారా సాధారణంగా నష్టపోయే నెట్వర్క్ అని నిర్ధారిస్తుంది మీకు అధిక నిర్గమాంశ ఉంది అధిక డేటా రేట్లకు మద్దతు ఇవ్వబడుతుంది అప్పుడు తక్కువ జాప్యం నుండి రిసీవర్ ఉద్దేశించిన రిసీవర్ వరకు గడిపిన సమయం కనిష్టంగా ఉంటుందని మీకు హామీ ఉండాలి కానీ చాలా సందర్భాల్లో IoT నెట్వర్క్లు రియల్ టైమ్ ట్రాఫిక్కు మద్దతు ఇవ్వవలసి ఉంటుంది ఇక్కడ మునుపటి ఉపన్యాసంలో మేము చెప్పినట్లుగా డేటా యొక్క సమయపాలన చాలా ముఖ్యమైనది ఈ ప్యాకెట్లు సమయానికి అందుకోకపోతే ఆ డేటా నెట్వర్క్ యొక్క తగినంత నాణ్యమైన సేవకు మద్దతు ఇవ్వడానికి ఉపయోగపడదు తరువాతిది విశ్వసనీయత వాతావరణాల గురించి మాట్లాడుతున్నాము కాబట్టి నెట్వర్కింగ్ కోణం నుండి మనం ఏ పరిష్కారాల గురించి మాట్లాడుతున్నామో ఐఒటి నెట్వర్క్ల కోసం ఇవి అధిక శక్తి సమర్థవంతంగా ఉండాలి అని నిర్ధారించుకోవడం చాలా అవసరం కాబట్టి మనం ఇంకేమైనా వివరాల గురించి మాట్లాడేముందు మళ్ళీ IoT యొక్క నమూనా అమలు గురించి మాట్లాడుదాం కాబట్టి చాలా సరళమైన ఉదాహరణ నేను మీకు ఇస్తాను ఈ వేర్వేరు IoT నోడ్లు వేర్వేరు సెన్సార్ల వంటివి అని చెప్పండి ఈ IoT పరికరాలలో రేడియో ఇంటర్ఫేస్ ప్రాసెసర్ సెన్సార్ మరియు కొన్ని ఇతర భాగాలు వంటి విభిన్న భాగాలు ఉంటాయి ఈ IoT పరికరాలు డేటాను సేకరిస్తాయి ఇవి గేట్వే ద్వారా ప్రాక్సీ సర్వర్ ద్వారా లేదా ఇంటర్నెట్ ద్వారా పంపబడతాయి క్లౌడ్ నిల్వ ప్రాసెసింగ్ మొదలైనవి చేస్తుంది మరియు క్లౌడ్ వద్ద వివిధ రకాల విశ్లేషణలు ఉండవచ్చు అది అమలు చేయవచ్చు విశ్లేషణల ఆధారంగా కొంత యాక్చుయేషన్ ఉండవచ్చు కొన్ని పరిష్కారాల గురించి మాట్లాడుకుందాం అందులో ఒకటి MQTT ప్రోటోకాల్ MQTT పూర్తి రూపం మెసేజ్ క్యూ టెలిమెట్రీ ట్రాన్స్పోర్ట్ ఇది IBM చే ప్రవేశపెట్టబడింది మరియు 2013 లో OASIS చేత ప్రామాణికం చేయబడింది MQTT ప్రచురణ సభ్యత్వం అనే భావనపై ఆధారపడి ఉంటుంది MQTT లో ఇది ఇక్కడ ముఖ్యమైన విషయం మరియు ఇది ఇప్పటికే ఉన్న TCP IP పైన పనిచేస్తుంది MQTT సరిగ్గా పని చేయడానికి రూపొందించబడింది కాబట్టి ప్రచురించండి సభ్యత్వ అయితే ఇది MQTT పనిచేసే విధానం ప్రాథమికంగా TCP IP పైన పనిచేయడం అని మీకు తెలుసు కాని నీకు తెలుసా MQTT యొక్క వేరే వేరియంట్ ఉండవచ్చని ఇక్కడ TCP IP ఫ్రేమ్వర్క్ సరిగ్గా ఉపయోగించబడదు మీరు వేరే దానితో రావచ్చు కాబట్టి MQTT యొక్క ప్రయోజనాలు ఏమిటంటే ఒక ప్రచురణ సభ్యత్వ ఫ్రేమ్వర్క్ ప్రతిపాదించబడింది ఇది IoT కి చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే IoT పరికరాలు సాధారణంగా డేటాను ప్రచురించడం డేటాను సెన్సింగ్ చేయడం డేటాను ప్రచురించడం మరియు మీరు చందాదారులు మరియు క్లయింట్ల సహాయం తీసుకోవాలి వారు ప్రచురించిన కొంత ఏజెంట్లో ఎక్కడో బఫర్ చేయబడిన డేటాను బయటకు తీయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఈ రకమైన నిర్మాణం IoT కి అనుకూలంగా ఉంటుంది మరియు ఇది నమ్మదగినది తేలికైనది మరియు తక్కువ ఖర్చుతో కూడుకున్నది MQTT ప్రచురణ సభ్యత్వం కాబట్టి ఈ ప్రచురణకర్త ఉష్ణోగ్రత తేమ మొదలైన విభిన్న సెన్సస్ డేటాను ప్రచురిస్తారు మరియు ఈ డేటా MQTT బ్రోకర్లో ప్రచురించబడుతుంది MQTT బ్రోకర్ ఇది సర్వర్ మరియు డేటాను నిల్వ చేస్తుంది ఇప్పుడు వేర్వేరు క్లయింట్లు వారి ఆసక్తులను బట్టి సభ్యత్వాన్ని పొందుతారు మరియు ఈ MQTT బ్రోకర్ సభ్యత్వం ఆధారంగా సర్వర్ ప్రచురించిన సమాచారంతో స్పందించబోతోంది ఇది ప్రచురణ సభ్యత్వ నమూనాపై ఆధారపడి ఉంటుంది మరియు ఈ విధంగా MQTT ప్రోటోకాల్ పనిచేస్తుంది ఇప్పుడు మరికొన్ని విషయాల గురించి మాట్లాడేముందు మరికొన్ని భావనలను చూద్దాం MQTT లో మనం వేర్వేరు భాగాల గురించి మాట్లాడుతున్నాము MQTT భాగాలు ఈ భాగాలు ఏమిటి మనం ప్రచురణకర్తలు తేలికపాటి సెన్సార్లు సెన్సార్ డేటాపై ఆసక్తి ఉన్న అనువర్తనాలు చందాదారులు ఈ బ్రోకర్లు చందాదారులను కనెక్ట్ చేయడానికి సహాయం చేస్తారు కాబట్టి ఇది ఎలా పని చేస్తుంది ఇప్పుడు ఈ కనెక్టివిటీకి భిన్నమైన నమూనాలు ఏమిటో ఈ రకమైన నేపథ్యంలో చూద్దాం కనెక్ట్ చేయడానికి డిస్కనెక్ట్ చేయడానికి సభ్యత్వాన్ని పొందడానికి చందాను తొలగించడానికి ఆధారంగా డేటా పంపబడుతుంది ఇవి ల్యాప్టాప్లు పిడిఎలు మొబైల్ ఫోన్లు మొదలైనవి కావచ్చు మనం QoS గురించి మాట్లాడాలి ఎందుకంటే QoS లేకుండా మనం IoT గురించి ఆలోచించలేము సేవ యొక్క నాణ్యత చాలా ముఖ్యం కాబట్టి MQTT ప్రోటోకాల్ యొక్క QoS కోసం విభిన్న లావాదేవీలు పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది మొదటి లావాదేవీ ప్రాథమికంగా ప్రచురణ క్లయింట్ మరియు MQTT సర్వర్ మధ్య ఉంటుంది రెండవ లావాదేవీ MQTT సర్వర్ మరియు చందాదారుల క్లయింట్ మధ్య ఉంటుంది QoS యొక్క వివిధ స్థాయిలు ఉన్నాయి మొదటిది QoS 0 ఇది డెలివరీని ఒకేసారి భరోసా చేస్తుంది కాబట్టి ఇది ఒక మంచి ప్రయత్నం మరియు రసీదు పొందని డేటా సేవ మరియు ఇక్కడ ప్రచురణకర్త సందేశాన్ని సర్వర్కు ఒక సారి ప్రసారం చేస్తుంది మరియు సర్వర్ దానిని చందాదారునికి ఒక సారి ప్రసారం చేస్తుంది ప్రాథమికంగా మళ్లీ ప్రయత్నించడానికి అవకాశం లేదు QoS 1 మరోవైపు కనీసం ఒకసారి డెలివరీ గురించి మాట్లాడుతుంది ఇక్కడ సందేశం యొక్క రసీదు వచ్చేవరకు మళ్లీ ప్రయత్నిస్తారు QoS 2 మరింత భిన్నంగా ఉంటుంది ఇది సరిగ్గా ఒకసారి డెలివరీ మరియు సందేశం సరిగ్గా ఒకసారి పంపబడే వరకు మళ్లీ ప్రయత్నిస్తుందని నిర్ధారిస్తుంది కాబట్టి ఈ విధంగా MQTT ప్రోటోకాల్ పనిచేస్తుంది ఇప్పుడు CoAP ప్రోటోకాల్ చూద్దాం CoAP అనేది అప్లికేషన్ లేయర్డ్ ప్రోటోకాల్ ఇది ఒక రకమైన సెషన్ ప్రోటోకాల్ CoAP అనేది ఒక ప్రోటోకాల్ ఇది వేర్వేరు API లు IoT లో వేర్వేరు అనువర్తనాలను అమలు చేయడంలో సహాయపడుతుంది CoAP యొక్క పూర్తి రూపం నిర్బంధిత అప్లికేషన్ ప్రోటోకాల్ దీనిని IETF రూపొందించింది కోర్ కాబట్టి హెచ్టిటిపి స్థానంలో తేలికపాటి ఇంటర్ఫేస్తో అనువర్తనాలను అమలు చేయడానికి ఈ ప్రత్యేకమైన వర్కింగ్ గ్రూప్ ఈ కోర్తో ముందుకు వచ్చింది ఇది RESTfull సేవ ఇది HTTP కి సమానం కాబట్టి HTTP కి బదులుగా మీరు CORE ను అమలు చేస్తారు కోర్ ప్రాథమికంగా రవాణా పొరలో UDP పైన పనిచేస్తుంది ఇది ప్రోటోకాల్ దీనిని డేటాగ్రామ్ ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ ప్రోటోకాల్ అంటారు రవాణా పొరను భద్రపరచడానికి CoAP నాలుగు రకాల సందేశాలను నిర్వచిస్తుంది కన్ఫర్మేబుల్ మెసేజ్ non కన్ఫర్మేబుల్ మెసేజ్ RST రీసెట్ మెసేజ్ రసీదు ధృవీకరించదగిన రకం సందేశం కోసం గ్రహీత సందేశాన్ని ఖచ్చితంగా గుర్తించాలి లేదా తిరస్కరించాలి కాబట్టి కొంత నిర్ధారణ పొందవలసి ఉంది మరియు ధృవీకరించలేని రకం సందేశం విషయంలో గ్రహీత సందేశాన్ని ప్రాసెస్ చేయలేకపోతే రీసెట్ సందేశాన్ని పంపుతాడు కాబట్టి ఇది MQTT వంటి GET PUT OBSERVE PUSH DELETE వంటి విభిన్న సందేశ సందేశాలను ఉపయోగిస్తుంది అదేవిధంగా GET PUT OBSERVE PUSH మరియు DELETE వంటి ఈ విభిన్న సందేశ రకాలను కలిపి IoT కోసం M2M కమ్యూనికేషన్లో IP మల్టీకాస్ట్ వంటి భిన్న విభిన్నమైన పనులను చేయడానికి ఉపయోగిస్తారు ఈ ప్రత్యేకమైన ప్రోటోకాల్ను తెలుసుకొనుటకు మీకు మరింత ఆసక్తి ఉంటే చాలా విషయాలు అందుబాటులో ఉన్నాయి కానీ ఒక భావ వివరణాత్మక కోణం నుండి నేను మీకు అందించిన ఈ రకమైన సమాచారం సరిపోతుందని నేను భావిస్తున్నాను మరొక కోణం నుండి XMPP ప్రోటోకాల్ అని పిలువబడే మరొక ప్రోటోకాల్ ఉంది దీని పూర్తి రూపం ఎక్స్టెన్సిబుల్ మెసేజింగ్ అండ్ ప్రెజెన్స్ ప్రోటోకాల్ ఇది MQTT సందర్భంలో మనం మాట్లాడిన ప్రచురణ ఉపయోగిస్తుంది ఈ నమూనా వికేంద్రీకరించబడింది అంటే కేంద్రీకృత సర్వర్ కలిగి ఉండటానికి అవసరం లేదు మరియు ఇది వైవిధ్య నెట్వర్క్లు వైవిధ్య పరికరాలు మరియు వైవిధ్య ఏజెంట్ల మధ్య పరస్పర సామర్థ్యాన్ని సమర్థించడం వంటి అనేక ప్రయోజనాలను కలిగి ఉంది ఇది విస్తరణకు మద్దతు ఇస్తుంది అంటే గోప్యతా జాబితాలు బహుళ వినియోగదారు చాట్ ప్రచురణ చందా చాట్ స్థితి నోటిఫికేషన్లు మొదలైన వాటికి మద్దతు ఇవ్వడం మరియు ఇది వివిధ సంస్థలచే వారి అవసరాలకు అనుగుణంగా నిర్వచించబడిన అనుకూలీకరించిన మార్కప్ భాషకు మద్దతు ఇచ్చే సౌలభ్యం గురించి కూడా మాట్లాడుతుంది ఎందుకంటే ఇది XML పై ఆధారపడి ఉంటుంది వీటిలో కొన్ని చాలా ఉన్నత స్థాయి లో ఉన్నాయి చాలా ఎక్కువ స్థాయిలో మరొకటి AMQP ప్రోటోకాల్ ఉన్నాయి AMQP పూర్తి రూపం అధునాతన సందేశ క్యూయింగ్ ప్రోటోకాల్ ఇది MQTT మరియు XMPP వంటి ప్రచురణ సభ్యత్వ నమూనాపై కూడా ఆధారపడి ఉంటుంది మరియు ఇది రెండు రకాల ఫ్రేమ్వర్క్లకు మద్దతు ఇస్తుంది ఒకటి పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్ మరియు మరొకటి మల్టీ పాయింట్ కమ్యూనికేషన్ మరియు సాధారణంగా ఫైనాన్షియల్ అప్లికేషన్స్ మరియు డిజిటల్ ఫైనాన్స్ వంటి అనువర్తనాల కోసం ఉపయోగిస్తారు ఇది ప్రవాహ నియంత్రణ కోసం టోకెన్ ఆధారిత యంత్రాంగాన్ని ఉపయోగిస్తుంది ఇది స్వీకరించే చివరలో బఫర్ ఓవర్ఫ్లో లేదని నిర్ధారిస్తుంది కాబట్టి ప్రవాహ నియంత్రణ అనేది టోకెన్ ఆధారిత యంత్రాంగాన్ని ఉపయోగించడం గురించి చాలా ఎక్కువ స్థాయిలో AMQP తో ఉన్న లక్షణం ఇది స్వీకరించే ముగింపులో కనీస బఫర్ ఓవర్ఫ్లో ఉందని మరియు ప్రవాహ నియంత్రణ సంరక్షించబడిందని నిర్ధారించడo AMQP ని ఉపయోగించి వివిధ రకాల సందేశ పంపిణీ హామీలు ఒకటి కనీసం ఒకసారి అంటే సందేశ పంపిణీ పరంగా హామీలు ఇవ్వడం కానీ ఈ హామీలు ఒకేసారి పలుసార్లు చేయవచ్చు ఇది ప్రతి సందేశం ఒకసారి లేదా ఎప్పటికీ బట్వాడా కాదని నిర్ధారిస్తుంది మరియు సందేశం పడిపోకుండా చేయడం గురించి మాట్లాడుతుంది IEEE 1888 ఇది శక్తి సమర్థవంతమైన నెట్వర్క్ కంట్రోల్ ప్రోటోకాల్ ఇది IPv4 లేదా IPv6 ద్వారా నెట్వర్క్ భాగాల మధ్య సాధారణ డేటా మార్పిడి ప్రోటోకాల్ను నిర్వచిస్తుంది ఇది రిసోర్స్ యొక్క ఉపయోగాలు యూనివర్సల్ రిసోర్స్ ఐడెంటిఫైయర్ల వాడకం గురించి మాట్లాడుతుంది మరియు పర్యావరణ పర్యవేక్షణ ఇంధన ఆదా కేంద్ర నిర్వహణ వ్యవస్థలు మరియు మొదలైన వాటి కోసం వివిధ అనువర్తనాలకు మద్దతు ఇస్తుంది ఈ విషయం యొక్క పూర్తి రూపం డిస్ట్రిబ్యూటెడ్ డేటా సర్వీస్ రియల్ టైమ్ ప్రచురణ మరియు సభ్యత్వం వీటిని వింటారు విభిన్న ప్రాధాన్యతలను కలిగి ఉన్న ఒకే ఒక్క అంశం ఉంది మరియు ఇది డేటా నిలకడ నిర్వహణ భరోసా డెలివరీ గడువు విశ్వసనీయత డేటా యొక్క తాజాదనం మరియు వేరే ప్రోటోకాల్ పరంగా డేటా పంపిణీ కోసం నమోదు చేయబడిన QoS కు మద్దతు ఇస్తుంది అది IoT నెట్వర్క్ సందర్భంలో సైనిక పారిశ్రామిక మరియు ఆరోగ్య సంరక్షణ పర్యవేక్షణ వంటి అనువర్తనం ఈ ప్రత్యేకమైన ప్రోటోకాల్ ఉపయోగకరంగా ఉందని కనుగొంటుంది దీనితో మనం IoT నెట్వర్క్లలోని రెండు ఉపన్యాసాల ముగింపుకు వచ్చాము మేము మాట్లాడిన ఈ ప్రోటోకాల్లు IoT అనువర్తనాలు మరియు IoT మరియు పరిశ్రమ 4 0 అనువర్తనాలలో ఉపయోగించారు ఈ ప్రోటోకాల్లు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి కనెక్ట్ వైఖరి చాలా ముఖ్యమైన అవసరాలలో ఒకటి దీని కోసం ఈ ఉపన్యాసంలో మేము మాట్లాడిన ప్రచురణ సబ్స్క్రయిబ్ ఆధారిత ప్రోటోకాల్లను మరియు మునుపటివి ఈ రకమైన కనెక్ట్ చేయబడిన సిస్టమ్ కనెక్ట్ చేయబడిన నెట్వర్క్ మరియు దానిలోని వైఖరి కంటెంట్ను రూపొందించడానికి మీకు సహాయపడతాయి దీనితో మేము ఈ ఉపన్యాసం ముగింపుకు వచ్చాము ధన్యవాదాలు